ఇప్పుడు మీరు గమనించవలసిన ఒక ఆసక్తికరమైన లేదా ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ సీరియలైజబిలిటీ భావనలు కేవలం వ్రాయడం మరియు చదవడం గురించి మాత్రమే అంతేగాని చదువుతున్నా లేదా వ్రాయ బడుతున్నా వంటి విలువలు గురించి కాదు నా ఉద్దేశ్యం ఏమిటంటే అక్కడ స్థిరాంకం ఉంది ఎందుకంటే అవి ఒకే విలువ చదువుతూ ఉండాలి కాని ఫలిత భాగాన్ని వారు విశ్లేషించరు ఇప్పుడు ఫలిత సమానత్వం అని పిలువబడే మరొక భావన గురించి తెలుసుకుందాము ఇది సంఘర్షణ సమానత్వం మరియు వీక్షణ సమానత్వం ఉన్నట్లే దీనిని ఫలిత సమానత్వం అని పిలుస్తారు ఇప్పుడు S మరియు ఫలితం ఒకదానికొకటి సమానం అయితేరెండు షెడ్యూల్లు ఒకదానికొకటి సమానమైన ఫలితమని చెబుతారు అవి ఒకే ఫలితాన్ని ఇస్తే అవి ఏదో ఒకవిధంగా ఒకే ఫలితాన్ని ఇస్తే వాటిని ఫలిత సమానత్వం అని అంటారు అప్పుడు ఆ షెడ్యూల్లోని అన్ని ట్రాన్సాక్షన్లు విజయవంతమైతే అవి డేటాబేస్ కోణం నుండి సరైనవని అర్థం ఇప్పుడు పాయింట్ను హైలైట్ చేయడానికి ఇక్కడ ఒక ఉదాహరణ ఉంది ఇక్కడ షెడ్యూల్ S ఉందని అనుకుందాం ఇది a యొక్క విలువ 1 చదవండి అని చెప్తుంది అప్పుడు ఇది వాస్తవానికి ఈ క్రింది ఈ విధముగా చేస్తుంది ఇప్పుడు మనం ఫలితం గురించి ఆందోళన చెందవలసి ఉంటుంది మనం వ్రాస్తున్నవాటి గురించి మరియు a యొక్క విలువలను తెలుసుకోవాలి కాబట్టి అది ఇప్పుడు వ్రాస్తుంది తరువాత అది b ను చదువుతుంది తరువాత అది గా మారుతుంది మరియు b లోకి వ్రాస్తుంది మరియు మరొకటి b విలువను చదువుతుంది అప్పుడు అది గా మారుతుంది అప్పుడు అది అప్పుడు గా మారుతుంది ఆపై చివరకు ఇది అంతా కేవలం ఒక షెడ్యూల్ మాత్రమే కాబట్టి ఇది ఒక షెడ్యూల్ S మరియు ఇది మరొక షెడ్యూల్ ఇది సీరియల్ షెడ్యూల్ మీరు ఈ ఆపరేషన్లు ఈ క్రింది పద్ధతిలో వ్రాస్తే అది ఈ విషయాన్ని ఉత్పత్తి చేస్తుంది మనము మొదట అన్ని ఆపరేషన్లను వ్రాస్తాము మొదటగా మొదట ట్రాన్సాక్షన్ యొక్క అన్ని ఆపరేషన్లు మరియు తరువాత రెండవ ట్రాన్సాక్షన్ యొక్క ఆపరేషన్లు వ్రాద్దాము ఇప్పుడు ఈ రెండు ట్రాన్సాక్షన్లు చూడండి మరియు అవి సంఘర్షణ సమానమా కాదా అని చూద్దాం స్పష్టంగా అవి సంఘర్షణ సమానమైనవి కావు ఎందుకంటే మరియు మొదలైనవి సరైన క్రమంలో జరగాలి కాబట్టి అవి సమానమైన సంఘర్షణ కాదు ఎందుకంటే ఇది మరియు ఈ క్రమంలో ఉండాలి కాబట్టి మరియు సంఘర్షణ ఆపరేషన్స్ మరియు ఇక్కడ ఇవి మరొక మార్గాల్లో మార్చబడుతుంది కాబట్టి ఇవి సంఘర్షణ సమానమైనవి కాదు ఇవి కూడా వీక్షణ సమానమైనవి కాదు ఎందుకంటే ఉత్పత్తి చేసే విలువను చదువుతోంది అదే సమయంలో వేరే దాన్ని చదువుతోంది కాబట్టి ఇవి సంఘర్షణ సమానమైనవి కావు లేదా వీక్షణ సమానమైనవి కావు ఏదేమైనా చాలా ముఖ్యంగా ఇవి ఫలిత సమానమైనవి మరియు ఈ రెండు షెడ్యూల్స్ యొక్క అర్థాలను అర్థం చేసుకోవడం ద్వారా చూడవచ్చు ముఖ్యంగా డేటాబేస్ ద్వారా S ను అనుమతించాలి ఎందుకంటే ఇది చివరకు సీరియల్ షెడ్యూల్ వలె అదే ఫలితాన్ని ఇస్తుంది కానీ డేటాబేస్ ఇంజిన్ కనుక కొంత అర్థ విశ్లేషణ చేయకపోతేదానిని గుర్తించడం చాలా కష్టం కాబట్టి సెమాంటిక్స్ అనేది ట్రాన్సాక్షన్లు యొక్క అర్ధం ఇది కేవలం చదవడం లేదా రాయడం కాదు ఎక్కడ నుండి చదువుతున్నాము ఇతర ట్రాన్సాక్షన్లు ఏ ఇతర విలువల నుండి చదువుతాము అనేదాని గురించి తెలుసుకోవడం కానీ వాస్తవానికి విలువను విశ్లేషించడం మీరు మొదట మైనస్ 50 చేసి ఆపై ప్లస్ 10 చేస్తే అది మొదట ప్లస్ 10 చేయడం ఆపై మైనస్ 50 చేయడం కి సమానము లేదా మీరు మొదట చేస్తే మరియు b మైనస్ చేస్తే అది పట్టింపు లేదు అది సెమాంటిక్ విశ్లేషణగా నమోదు చేయబడుతుంది మరియు ఇది డేటాబేస్ చేత చేయబడదు ఎందుకంటే మీరు చూస్తున్నట్లుగా ఇది చాలా చాలా కష్టమవుతుంది కాబట్టి సిద్ధాంతపరంగా ఫలిత సమానత్వం అనే భావన ఉందని మీరు చూడగలిగినప్పటికీ వాడుకలో ఉన్న డేటాబేస్ అలా చేయదు కాబట్టి ఇది తప్పనిసరిగా సమానత్వం యొక్క సైద్ధాంతిక భావన మరియు డేటాబేస్లు మాత్రమే వెళ్తాయి సంఘర్షణ సీరియలైజబిలిటీ మరియు వీక్షణ సీరియలైజబిలిటీని చూడటానికి మాత్రమే ప్రయత్నించండి ఇప్పుడు అన్ని విషయాలు చెప్పిన తరువాత డేటాబేస్ ఎలా కనుగొంటుందో చూద్దాం లేదా షెడ్యూల్ సీరియలైజబుల్ కాదా అని తెలుసుకోవడానికి ఎటువంటి అల్గోరిథం ఉపయోగిస్తున్నారో తెలుసుకుందాం నా ఉద్దశ్యం మనము కాగితం మరియు పెన్ మొదలైన వాటితో చేస్తున్నాము ముఖ్యంగా మనం ఏమి చెప్పడానికి ప్రయత్నిస్తున్నామని అంటే సీరియలైజబిలిటీ ఏ విధముగా పరీక్షించడం కాబట్టి దీన్ని స్వయంచాలక అల్గోరిథం ద్వారా చేయగలమా లేదా దాని గురించి ఏమి చేయవచ్చో తెలుసుకుందాము సీరియలైజేషన్ పరీక్షించడాని కోసం ఈ క్రింది భావన అవసరం మొదటగా ఒక ప్రాధాన్యత గ్రాఫ్ సృష్టించబడుతుంది కాబట్టి ప్రాధాన్యత గ్రాఫ్ యొక్క భావన ఉంది ఇప్పుడు మీ అందరికీ గ్రాఫ్ డేటా స్ట్రక్చర్ గురించి తెలిసి ఉంటుందని అని నేను అనుకుంటున్నాను ముఖ్యంగా గ్రాఫ్ కి కొన్ని నోడ్స్ ఉంటాయి మరియు నోడ్స్ ను కనెక్ట్ చేసే ఎడ్జ్ లు ఉంటాయి అంటే ఇలాంటివి కొన్ని విషయాలు ఉంటాయి ఇప్పుడు ఇది ఏమిటో చూద్దాం ఇది డైరెక్ట్డ్ గ్రాఫ్ ఇక్కడ ఈ విషయం లో ఇది డైరెక్ట్డ్ గ్రాఫ్ మరియు ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్ కాబట్టి షెడ్యూల్లోని ప్రతి ట్రాన్సాక్షన్ ఒక నోడ్ ట్రాన్సాక్షన్ ఒక నోడ్ లేదా శీర్షం మీరు ఏ విధంగా చెప్పాలనుకుంటున్నా అవి ఒక్కటే ఆపై లావాదేవి నుండి ట్రాన్సాక్షన్ వరకు అంచు ఉన్నది ఇవి డైరెక్ట్డ్ ఎడ్జ్ లు ఎందుకంటే ఇది డైరెక్ట్డ్ గ్రాఫ్ అయితే ఈ క్రింది మూడు పరిస్థితులలో ఏది జరిగినా విషయం అనేది కన్నా ముందుగా జరుగుతుంది మేము ఇక్కడ చెప్పడానికి ప్రయత్నిస్తున్నది ఏమిటంటే ఇక్కడ ముందు అనేది ఈ ముఖ్యమైన పరిస్థితి కాబట్టి ముందు అర్ధం ఏమిటంటే అనేది కన్నాముందుగా జరగాలి లేదా అనేది కన్నా ముందు ఉండాలి లేదా ఇప్పుడు మీరు మూడవ పరిస్థితిని ఊహించ వచ్చు ఇది అనేది కన్నాముందే ఉంది ముఖ్యంగా ఇది మూడు విభేదాలను సంకేతం చేస్తుంది వ్రాసిన తర్వాత చదవడం చదివిన తరువాత వ్రాయడం మరియు వ్రాసిన తరువాత వ్రాయడం తప్పనిసరిగా మరియు ట్రాన్సాక్షన్ల మధ్య విభేదాలు కలిగించే రెండు సూచనలు ఉంటాయి కాబట్టి తప్పనిసరిగా వ్రాయడం చదవడం చదవడం వ్రాయడం మరియు వ్రాయడం వ్రాయడం ట్రాన్సాక్షన్ అనేది ట్రాన్సాక్షన్ కన్నా ముందు జరిగితేట్రాన్సాక్షన్ ట్రాన్సాక్షన్ మధ్య ఎడ్జ్ ఉంటుంది అంటే ఈ విధముగా మనము ప్రాధాన్యత గ్రాఫ్ను సృష్టిస్తాము ఇప్పుడు దీనిని ఎందుకు ప్రాధాన్యత గ్రాఫ్ అని పిలుస్తారో మీకు స్పష్టంగా తెలిసి ఉంటుంది మొదట షెడ్యూల్ ఇచ్చినట్లయితే ప్రాధాన్యత గ్రాఫ్ను సృష్టించవచ్చు ఇప్పుడు ఇవ్వబడిన ప్రాధాన్యత గ్రాఫ్ లో ఈ షెడ్యూల్ ఒక సంఘర్షణ సీరియలైజబుల్ ఈ నిర్దిష్ట షెడ్యూల్ సంఘర్షణ సీరియలైజబుల్ అవుతుంది అది ఎప్పుడు అంటే ప్రాధాన్యత గ్రాఫ్ ఎస్ఐక్లిక్ అయినప్పుడు అంటే వాటికి వృత్తాకారం లేవు కాబట్టి ప్రాధాన్యత గ్రాఫ్ ఎసిక్లిక్ అయినప్పుడు మాత్రమే సంఘర్షణ సీరియలైజ్ అవుతుంది వృత్తాకారం అంటే ఏమిటో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం ఇప్పుడు నుండి ఒక ఎడ్జ్ ఉంది నుండి మరొక ఎడ్జ్ ఉంది ఈ విధముగా నుండి మరొక ఎడ్జ్ వేరే దానికి ఒక ఎడ్జ్ ని కలిగి ఉంటుందిచివరకు ఒక ఎడ్జ్ తిరిగి వరకు ఉంటుంది ఇప్పుడు to ఎడ్జ్ ఏమి చెబుతుందంటే అనేది కన్నా ముందుగా జరగాలి తరువాత ఎడ్జ్ అయినటువంటి to లో అనేది కన్నా ముందుగా జరగాలి అదేవిధంగా అనేది కన్నా ముందు జరగాలి అంటే మీరు ఏదైనా సీరియల్ ఆర్డర్ గురించి ఆలోచించవలెను మనము ఇప్పుడు తీసుకుంటే ఇది చివరి పరిస్థితిని ఉల్లంఘించబోతోంది అది ఏమిటంటే అనేది కన్నాముందు జరగటం లేదు ఇప్పుడు మనము ఒక రౌండ్ను అనుకుందాం అప్పుడు to మరియు to అనేది సరిపోతుంది కానీ అప్పుడు అనేది కన్నా ముందు జరగాలి ఆ విధంగా జరగడం లేదు తప్పనిసరిగా ఒక చక్రం ఉంటే తప్పనిసరిగా ఏమి ఉండాలంటే అనేది కన్నా ముందు జరగాలి అనేది కన్నా ముందు జరగాలిఅదే విధముగా అనేది కన్నాముందు కానీ అది ఎప్పుడూ జరగదు అంటే సీరియల్ షెడ్యూల్ సాధ్యం కాదు అంటే ఒక చక్రం ఉంటే అది సంఘర్షణ సీరియలైజబుల్ కాదు మరియు అది ఒక సంఘర్షణ సీరియలైజబుల్ అయితే ఇతర రౌండ్ కూడా ఇక్కడ చూడవచ్చు ఒక షెడ్యూల్ సంఘర్షణ సీరియలైజబుల్ అయితే అది వేరొక క్రమానికి సమానం అవుతుంది ఇది సంఘర్షణ సీరియలైజబుల్ ఇది ఒక సీరియల్ షెడ్యూల్కు సమానం ఏమిటంటే కేవలం ఎడ్జ్ లు నుండి కు ఉండాలని మరియు నుండి కు ఉండవలెను అనే ఎడ్జ్ ఉండకూడదు లేకపోతే అది సమానం కాదు అంటే అక్కడ చక్రం ఉండకూడదు అందుకే ఇవి రెండూ ఒకదానికి ఒకటి ఉంటాయి అదే అవసరమైన మరియు తగిన పరిస్థితి ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే ఇవ్వబడిన షెడ్యూల్ ద్వారా మరియు గ్రాఫ్లో చక్రాలు ఉండిదాని ప్రాధాన్యత గ్రాఫ్ను ఉత్పత్తి చేయగలిగితే అది సంఘర్షణ సీరియలైజబుల్ కాదు లేకపోతే అది సంఘర్షణ సీరియలైజబుల్ అవుతుంది ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే డైరెక్ట్డ్ గ్రాఫ్ అయినటువంటి ప్రాధాన్యత గ్రాఫ్లో చక్రాలు ఉన్నాయా లేదా అనే విషయాన్ని మీరు ఎలా కనుగొంటారు ఇప్పుడు దాని కోసం ఒక అల్గోరిథం ఉంది దీనిని దెప్థ్ ఫస్ట్ సెర్చ్ అని పిలుస్తారు కాబట్టి మీరు దెప్థ్ ఫస్ట్ సెర్చ్ను ఒక శీర్షం నుండి ప్రారంభిస్తే చక్రము ఉంటే దాన్ని కనుగొనవచ్చు చక్రం లేదని తెలిస్తే మరొక అల్గోరిథం ఉపయోగించాలి దానినే టోపోలాజికల్ సార్టింగ్ అని పిలుస్తారు టోపోలాజికల్ సార్టింగ్ తప్పనిసరిగా సీరియల్ ఆర్డర్ను ఇస్తుంది కాబట్టి టోపోలాజికల్ సార్టింగ్ వాస్తవానికి ట్రాన్సాక్షన్ యొక్క సీరియల్ క్రమాన్ని ఉత్పత్తి చేస్తుంది టోపోలాజికల్ ఆర్డర్ వాస్తవానికి ఉత్పత్తి చేస్తుంది అంటే ఇది సమానం మరియు దెప్థ్ ఫస్ట్ సెర్చ్ ద్వారా చక్రాలు ఉన్నాయా లేదా అని తెలుసుకోవచ్చు కాబట్టి గ్రాఫ్ ఎసిక్లిక్ అవునా కాదా అని తెలుసుకోవచ్చు కాబట్టి ఇవి రెండు అల్గోరిథంలు మరియు మీకు గ్రాఫ్ అల్గోరిథంలు తెలిసి ఉంటే మీకు వీటి గురించి తెలుస్తాయి లేకపోతే ఈ విషయాలు తెలుసుకోవాలి ఇప్పటివరకు మనం సంఘర్షణ సీరియలైజబిలిటీ గురించి తెలుసుకున్నాము ఇప్పుడు వీక్షణ సీరియలైజబిలిటీ నీ పరీక్షించటం అనేది చాలా చాలా కష్టమైన సమస్య మరియు నిజానికి NP కంప్లీట్ సీరియలైజబిలిటీ సంక్లిష్టత తరగతి చెందిన సమస్య వ్యూ సీరియలైజబిలిటీ పరీక్షించడం అనేది నిజానికి NP కంప్లీట్ సమస్య NP కంప్లీట్ సమస్యలు తప్పనిసరిగా కఠినమైన సమస్యలు కాబట్టి అవి కఠినంగా ఉంటాయి అవి కఠినంగా ఉన్నాయో లేదో తెలియదు ఇంతవరకూ ఎవరికీ మంచి సమర్థవంతమైన అల్గోరిథం దొరకలేదు కాబట్టి NP కంప్లీట్ సమస్యలు సాధారణంగా కఠినమైన సమస్యగా ఉంటాయి వ్యూ సీరియలైజబిలిటీ పరీక్షించడం అనేది చాలా కష్టమైన సమస్య మరియు డేటాబేస్ నిజంగా చెయ్యలేదు ఎందుకంటే ఇటువంటి NP కంప్లీట్ సమస్యను పరిష్కరించడానికి చాలా కాలం పడుతుంది కాబట్టి డేటాబేస్ ఇంజన్లు సాధారణంగా ఖచ్చితమైన భావనలలో వ్యూ సీరియలైజబిలిటీ ని పరీక్షించడానికి ప్రయత్నించవు అప్పుడు అది మళ్ళీ హ్యూరిస్టిక్స్ భావనను చేయటానికి ప్రయత్నిస్తుంది కాబట్టి ఇది ఏమిటంటే ఇది కొన్ని ప్రాక్టికల్ హ్యూరిస్టిక్స్ ఇది అన్ని నాన్ వ్యూ సీరియలైజబుల్ షెడ్యూల్లను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంది షెడ్యూల్ అనేది వ్యూ సీరియలైజబుల్ కాకపోతే అది త్వరగా పట్టుకోవచ్చు అంటే ఇది నిజంగా వ్యూ సీరియలైజబుల్ ని కోల్పోగలదు కాబట్టి ఇది అన్ని నాన్ వ్యూ సీరియలైజబుల్ విషయాలను పట్టుకుంటుంది కాని వ్యూ సీరియలైజబుల్ ను కోల్పోవచ్చు నేను చెప్పేది ఏమిటంటే దాని ప్రభావం ఏమిటంటే ఇవ్వబడిన షెడ్యూల్ అనేది నాన్ వ్యూ సీరియలైజబుల్ అయితే దానికి సంబంధించిన ఆచరణాత్మక అల్గోరిథం అయిన టువంటి హ్యూరిస్టిక్ ఉంటుంది అది నాన్ వ్యూ సీరియలైజబుల్ అని చెబుతారు కానీ వ్యూ సీరియలైజబుల్ షెడ్యూల్ను నాన్ వ్యూ సీరియలైజబుల్ అని ప్రకటిస్తే అది తప్పు అవుతుంది ఎందుకంటే సరైన విధానం NP కంప్లీట్ మరియు అది పూర్తి చేయడానికి చాలా సమయం పడుతుంది కాబట్టి దీన్ని చేయటానికి ఆచరణాత్మక మార్గం ఏమిటంటే ఒక వైపు మాత్రమే తప్పు చేయడం ఇది వ్యూ సీరియలైజబుల్ షెడ్యూల్ కానీ ఒక షెడ్యూల్ నాన్ వ్యూ సీరియలైజబుల్ అయితే అది ఖచ్చితంగా దాన్ని పట్టుకుంటుంది